ప్రతి ఒక్కరికీ స్వాగతం నగదు ప్రవాహ ప్రకటన గురించి మనము చర్చిస్తున్నాము మీరు నేను ఇచ్చిన నోట్స్ చదివారని మరియు నగదు ప్రవాహ ప్రకటన ఏమిటో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను దయచేసి మీరు ఎంచుకున్న సంస్థ యొక్క నగదు ప్రవాహ ప్రకటనను కూడా చూడండి ఈ రోజు మనం నగదు ప్రవాహ ప్రకటనపై రెండవ కేసు చేస్తాము ఇది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ తయారీకి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తుంది దీనికి ముందు ఒక చిన్న పునర్విమర్శ మీరు నగదు ప్రవాహ ప్రకటనలో మూడు విభాగాలు ఉన్నాయని గుర్తుంచుకుంటే ఒకటి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం రెండవది పెట్టుబడి కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం మరియు మూడవది ఫైనాన్సింగ్ కార్యకలాపాల నుండి నగదు ప్రవాహం మొదటి భాగంలో మనము వ్యాపారం యొక్క రోజువారీ కార్యకలాపాల నుండి వచ్చే నగదును లెక్కిస్తాము మరియు సాధారణంగా ఇది పరోక్ష పద్ధతిని ఉపయోగించి జరుగుతుంది కాబట్టి మనము లాభంతో ప్రారంభిస్తాము తరువాత నాన్కాష్ ఐటెమ్లను లేదా ఆపరేటింగ్ కాని వస్తువులను తిరిగి జోడిస్తాము తీసివేయవలసిన కొన్ని వస్తువులకు సర్దుబాటు చేస్తాము కాబట్టి సంక్షిప్తంగా తరుగుదల జతచేయబడాలని లేదా నష్టం లేదా వడ్డీ ఖర్చులు వంటి అంశాలు జతచేయబడతాయని చెప్పవచ్చు అయితే వడ్డీ ఆదాయం లేదా పెట్టుబడుల అమ్మకంపై లాభం వంటి అంశాలు తగ్గుతాయి ఇది మీకు కార్యకలాపాల నుండి నిధులను ఇస్తుంది అప్పుడు మేము పని మూలధన వస్తువులకు కూడా సర్దుబాటు చేయాలి ఆపరేటింగ్ కార్యకలాపాల నుండి మీకు నగదు ప్రవాహాన్ని ఇచ్చే ఆదాయపు పన్ను కోసం మేము సర్దుబాటు చేయాలి తదుపరిది చాలా సులభం ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకం లేదా లభించిన వడ్డీ వంటి ఇన్ఫ్లో మరియు ఆవుట్ ఫ్లో రెండింటికి సంబంధించిన అన్ని పెట్టుబడి కార్యకలాపాలు ఇన్వెస్టింగ్ కార్యకలాపాల క్రింద చూపించబడతాయి మూడవది ఫైనాన్సింగ్ కార్యకలాపాలు ఇక్కడ వాటాల జారీ లేదా డిబెంచర్ల జారీ లేదా రుణం తీసుకోవడం మరియు వీటి వ్యతిరేక కార్యక్రమాలు అంటే వాటా విముక్తి లేదా డిబెంచర్ విముక్తి లేదా రుణాన్ని తిరిగి చెల్లించడం వడ్డీ లేదా డివిడెండ్ చెల్లించడం వంటి వ్యాపారం ద్వారా నిధుల సేకరణకు సంబంధించిన అన్ని అంశాలను మనము చూపిస్తాము కాబట్టి ఇవి మూడు శీర్షికలు అప్పుడు మనము మొత్తం మూడింటిని తీసుకుంటాము మరియు ఆ నిర్దిష్ట కాలంలో నగదు పెరుగుదల లేదా తగ్గుదలతో సరిపోల్చుతాము మనము ఇప్పటికే ఒక సమస్య అంటే కేసు పరిష్కరించాము ఇప్పుడు మనము రెండవ కేసు పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ పరిచయంతో ఇప్పుడు మనము రెండవ కేసు కోసం సిద్ధం అవుతున్నాము మీరు ఈ ప్రత్యేక కేసు యొక్క ప్రింటౌట్ తీసుకుంటే మంచిది నాతో బాటు మీరు కూడా పరిష్కరించవచ్చు ఇప్పుడు ఇచ్చిన డేటాను చూడండి 2020 మార్చి 31 సంవత్సరానికి మనకు పి ఎల్ ఖాతా ఇవ్వబడింది కాబట్టి పెట్టుబడి అమ్మకాలపై అమ్మకాల లాభం మరియు సేవల నుండి వచ్చే ఆదాయం మొత్తం 98000 ఇప్పుడు వీటి నుండి పదార్థ ఉన్నది మనకు 2 సంవత్సరాల మార్చి 2019 మరియు మార్చి 2020 బ్యాలెన్స్ షీట్ గణాంకాలు కూడా ఇవ్వబడ్డాయి కాబట్టి మళ్ళీ మీరు కొన్ని బాధ్యతలు మరియు కొన్ని ఆస్తుల వస్తువులను చూడవచ్చు ఇప్పుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి మీరు నగదు ప్రవాహ ప్రకటనను సిద్ధం చేయాలి కాబట్టి మనం ఎలా వెళ్ళాలి 2 సంవత్సరాల మధ్య బ్యాలెన్స్ షీట్లో మార్పు ఉంటే అది నగదుపై ఎక్కువగా ప్రభావం చూపే అంశం అని మీ అందరికీ తెలుసు కాబట్టి బ్యాలెన్స్ షీట్తో ప్రారంభిద్దాం బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రతి వస్తువును తీసుకుందాం మరియు మనము దానిని ఇన్ఫ్లో లేదా అవుట్ ఫ్లో గా గుర్తించాము మరియు కొంత నగదు లో కదలిక జరిగిందని మనకు అనిపిస్తే O I లేదా F గా కూడా గుర్తించాము కాబట్టి వాటా మూలధన వాటాతో ఖాతా లో 8000 నుండి 25600 కు పెరుగుదల ఉంది ఇప్పుడు ఈ మార్పు నగదు ప్రవాహంపై కొంత ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఇది ఏ రకమైన అంశం నేను మిమ్మల్ని పరిష్కారానికి తీసుకువెళతాను కాబట్టి సాధారణంగా 5 నిలువు వరుసల పట్టికను చేయండి ఈ ఐదు వరుసల శీర్షికలు ఐటమ్ 2019 2020 చేంజ్ OIF ఇప్పుడు నగదు ప్రవాహం విషయంలో ఇక్కడ మార్పు ఉందా అవును ఇప్పుడు మనం దీనిని O I లేదా F గా గుర్తించాలనుకుంటున్నాము లాభం మరియు నష్టం ఖాతాలో మార్పు సంవత్సరంలో పేరుకుపోయిన లాభం వల్ల అని మీకు తెలుసు మరియు ఇది ప్రధానంగా ఆపరేటింగ్ సంబంధిత అంశం కాబట్టి మనము దానిని O గా గుర్తించాము దీని అర్థం ఖచ్చితమైన మొత్తం నగదు ప్రవాహ ప్రకటనలో వెళుతుందని కాదు కానీ ప్రారంభించడానికి మనము ప్రతి మార్పును గుర్తించబోతున్నాము మనము పి ఎల్ వస్తువులను కూడా పరిశీలిస్తాము మరియు రెండింటినీ పరిశీలించిన తరువాత మనము కావాలి నగదు ప్రవాహం కోసం వెళ్తాము ఇప్పుడు తదుపరిది డిబెంచర్లు డిబెంచర్ల లో 10000 నుండి 27000 కు పెరుగుదల ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది ఏ రకమైన అంశం డిబెంచర్ నిధుల సేకరణ కోసం అని మీకు తెలుసు మరియు 10000 నుండి ఇది 27000 కి పెరిగింది కాబట్టి 17000 పెరుగుదల అంటే కొత్త డిబెంచర్లు జారీ చేయబడతాయి కాబట్టి మనము దానిని ఏ రకమైన వస్తువుగా పరిగణిస్తాము O లేదా I లేదా F ఇది ఫైనాన్సింగ్ అంటే F రకం అంశం తదుపరిది రుణదాతలు రుణదాతలు 16000 నుండి 10000 తగ్గిందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది 6000 పతనం ఇప్పుడు ఇది ఏ రకమైన వస్తువు ఇది ఆపరేటింగ్ ఇన్వెస్టింగ్ లేదా ఫైనాన్సింగ్ లేదా పైవేవీ కాదా వాస్తవానికి మూడు వర్గాలు మాత్రమే ఉన్నాయి పైవి ఏవీ లేవు కానీ అది పెట్టుబడి కాదు ఇది ఫైనాన్స్ కూడా కాదు మరియు ఇది వ్యాపారం యొక్క సాధారణ కార్యకలాపాలకు సంబంధించిన అంశం కాబట్టి మనము దానిని O గా గుర్తించాము ఇది పని మూలధన అంశం సరే కాబట్టి మీరు ఇక్కడ 16 నుండి 10 వరకు చూడవచ్చు కాబట్టి మైనస్ 6 మరియు ఇది నేను CA లేదా CL గా గుర్తించాను అంటే ఇది ప్రస్తుత బాధ్యత అని నాకు తెలుసు కాని నేను దానిని CACL గా గుర్తించాను ఎందుకంటే ఇది ప్రస్తుత ఆస్తులు మరియు బాధ్యతలతో సంబంధం కలిగి ఉంటుంది వాస్తవానికి దీన్ని ఎలా పరిగణించాలి అనేది మనము తదుపరి దశలో చూద్దాము తదుపరిది విభిన్న పన్ను బాధ్యత ఇవి 7000 నుండి 12000 కి పెరిగింది కాబట్టి ప్లస్ 5000 మరియు టాక్సేషన్ ఒక ఆపరేటింగ్ అంశం కాబట్టి నేను దానిని O గా గుర్తించాను మీకు స్పష్టంగా అర్థమయిందా కాబట్టి బ్యాలెన్స్ షీట్లోని ప్రతి వస్తువుకు ఇలా మనము O I లేదా F లేదా CACL కేటాయిస్తాము CACL 'O' లో ఒక భాగం వాస్తవానికి ఇప్పుడు నగదు ప్రవాహాన్ని సిద్ధం చేయడానికి ఇది మనకు సహాయపడుతుంది ఇప్పుడు ఆస్తులలో మళ్ళీ మార్పులు ఉన్నాయి కాబట్టి భూమికి ఎటువంటి మార్పు పరికరాలు లేవు పరికరాలు మాత్రం 21000 నుండి 55600 కు పెరిగింది ఇప్పుడు ఇది ఏ రకమైన వస్తువు ఇది F నా నా సమాధానం I మనము కొత్త పరికరాలు కొనుగోలు చేసి పరికరాలలో పెట్టుబడి పెట్టాము కాబట్టి మార్పును ఇక్కడ వ్రాసి ఆ మార్పును 34600 I గా గుర్తించండి తదుపరి దీర్ఘకాలికం పెట్టుబడి పెట్టుబడి 5000 నుండి 3000 కు పడిపోయిందని మీరు చూడవచ్చు కాబట్టి మైనస్ 2000 ఇది పెట్టుబడి కాబట్టి స్పష్టంగా ఇది పెట్టుబడి వస్తువు కాబట్టి I అని మార్క్ చేయండి వివిధ రుణగ్రహీతలు మీరు చూడండి వివిధ రకాల రుణగ్రహీతలు 15000 నుండి 14300 కు తగ్గారు కాబట్టి ఇది మైనస్ 700 ఇది ఏ రకమైన అంశం ఇది ప్రస్తుత ఆస్తి అని మీకు తెలుసు కాబట్టి ఇది CACL గా గుర్తించబడింది తదుపరిది బ్యాంక్ బ్యాంక్ 5000 నుండి 6700 కు పెరిగింది కాబట్టి 1700 పెరుగుదల ఉంది ఇది ఏ రకమైన వస్తువు O I లేదా F చాలా మంది దీనిని O గా గుర్తించారని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రస్తుత ఆస్తి లేదా మీరు దానిని CACL గా గుర్తించవచ్చు కాని వాస్తవానికి కాదు ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ మీ నగదు బ్యాలెన్స్లో ఒక భాగం మనము నగదు ప్రవాహ ప్రకటన చేస్తున్నాము కాబట్టి నగదు బ్యాలెన్స్లో ఏదైనా మార్పు నగదు ప్రవాహంలో చూపబడదు నగదు ప్రవాహ ప్రకటన యొక్క చివరి భాగంలో మనము దానిని సయోధ్యగా తీసుకుందాము ఇది మన సౌలభ్యం కోసం మీరు ఇక్కడ చూడవచ్చు రుణగ్రహీతలు CACL గా మరియు బ్యాంక్ C గా గుర్తించబడింది సి అంటే నగదు కాబట్టి ఇది నగదు మరియు నగదు సమానమైన ఐటెమ్ గుడ్విల్ కాబట్టి ఎటువంటి మార్పు లేదు మీకు అర్థం అవుతుంది అని నేను ఆశిస్తున్నాను మరోసారి మీరు బ్యాలెన్స్ షీట్ బాధ్యతలను పరిశీలించండి అన్ని అంశాలను చూడండి మీరు గమనించారా సాధారణంగా బాధ్యత వైపు F రకం అంశాలు లేదా O రకం అంశాలు ఉన్నాయి మరియు సాధారణంగా ఆస్తులలో I రకం వస్తువులు ఉంటాయి ఎందుకంటే స్థిర ఆస్తులు వంటి పెట్టుబడులు ఉంటాయి మరియు O రకం వస్తువులు లేదా CACL రకం వస్తువులు ఉంటాయి మీకు అర్థమవుతుందా ఇప్పుడు పి ఎల్ ఖాతా నుండి తిరిగి వెళ్దాం నగదు ప్రవాహంపై ప్రభావం చూపే ఆ వస్తువులను పరిశీలించండి అమ్మకాలు 90000 అని అనుకుందాం అది నగదు ప్రవాహంపై ప్రభావం చూపుతుందా అందుకున్న 90000 O ఐటమ్ అవుతుందా లేక I ఐటమ్ అవుతుందా లేక F ఐటమ్ అవుతుందా మళ్ళీ మీలో చాలా మంది దీనిని O గా గుర్తించారు కాని అది సరైన సమాధానం కాదని గుర్తుంచుకోండి అప్పుడు అది ఏ రకమైన అంశం ఇది I నా లేదా ఎఫ్ నా సమాధానం "కాదు" ఎందుకంటే ఇది ఒక సాధారణ రోజువారీ వస్తువు మరియు పరోక్ష పద్ధతిలో ఆపరేషన్లకు సంబంధించిన సాధారణ అంశాలను చూపించము నేను మిమ్మల్ని వాస్తవ గణనకు తీసుకువెళతాను కాబట్టి నేను ఈ విధంగా ఫార్మాట్ చేసాను మొదట అమ్మకాలు చాలా గమ్మత్తైన అంశం ఎందుకంటే చాలా సార్లు ప్రజలు అమ్మకాలు అంటే నగదు వచ్చిందని అనుకుంటారు గుర్తుంచుకోండి మనం ప్రత్యక్ష పద్ధతిని పాటించడం లేదు కాబట్టి మనము లాభం మరియు నష్టాన్ని ప్రారంభ బిందువుగా తీసుకోబోతున్నాము మరియు మనము మూడు వర్గాల వస్తువులను మాత్రమే గుర్తించబోతున్నాము తరుగుదల వంటి నగదు రహిత విలువలు పెట్టుబడుల అమ్మకంపై లాభం వంటి ఆపరేటింగ్ కాని వస్తువులు మరియు సిఎసిఎల్ రకం వస్తువులు మీకు అర్థమవుతుందా కాబట్టి అమ్మకాలలో నేను వ్రాసిన మొదటి ఐటెమ్ అమ్మకాలకు సర్దుబాటు లేదు తరువాతిది పెట్టుబడుల అమ్మకంపై లాభం 2000 ఇది పెట్టుబడి అమ్మకంపై లాభం కనుక ఇది పెట్టుబడి ప్రవాహం అని మీ అందరికీ తెలుసు కాబట్టి దీన్ని I అని మార్క్ చేశాను ఆపరేటింగ్ ప్రవాహంపై కూడా ఇది ప్రభావాన్ని చూపుతుందని నేను గుర్తించాను ఎందుకంటే పి ఎల్ ఖాతాలో మనము దీనిని ఇప్పటికే పరిగణించాము మనము ఇప్పటికే లాభంలో చేర్చుకున్నాము కాబట్టి మేము దానిని లాభం నుండి తగ్గించుకోవలసి ఉంటుంది అందుకే ఇది I మరియు O గా గుర్తించబడింది బ్యాలెన్స్ షీట్ అంశాలు ఒకే ప్రభావాన్ని కలిగి ఉన్నాయని గుర్తుంచుకోండి P మరియు L అంశాలు రెండు ప్రభావాలను కలిగి ఉంటాయి ఎందుకంటే బ్యాలెన్స్ షీట్ ఇప్పటికే బ్యాలెన్స్ చేయబడింది P L లో నగదు మాత్రం నగదు ప్రవాహ ప్రకటన ఖాతా బయటి నుండి వస్తున్నాయి కాబట్టి అవి నగదు ప్రవాహంపై రెండు ప్రభావాలను కలిగి ఉంటాయి కాబట్టి అవి 2 గా గుర్తించబడ్డాయి గాని అది ఎటువంటి ప్రభావం చూపదు ఏ సర్దుబాటు ఉండదు లేదా అది రెండు ప్రభావాలను కలిగి ఉంటుంది I మరియు O I అయితే ప్లస్ ప్లస్ అంటే నగదు వస్తోంది మరియు O లో ఇది మైనస్ ఇది మన అవగాహన కోసం పని చేసే గమనిక మాత్రమే కాని ఇది మన వాస్తవ నగదు ప్రవాహాన్ని సులభతరం చేస్తుంది మీకు అర్థం అవుతుందా తదుపరి ఆదాయాలు మీకు తెలిసిన సేవల నుండి వచ్చే ఆదాయం ఇది రోజువారీ కార్య కలాపాలు అని మీకు తెలుసు వస్తువుల అమ్మకం నుండి ఆదాయం వచ్చినట్లే సేవల నుండి వస్తుంది వారు కొన్ని సేవలను కూడా అందించారు దీని వల్ల వారు 6000 సంపాదించారు ఇది నగదు ప్రవాహ అంశం కాదు కాబట్టి సర్దుబాటు సరికాదని నేను గుర్తించాను మనం తదుపరిదానికి వెళ్దాం కాబట్టి ఇప్పుడు వినియోగించిన పదార్థం 40000 మనకు OIF ఎక్కడికి వెళ్లాలి అన్ని అంశాలను గుర్తించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తాను తయారీ వేతనాలు తరుగుదల సాధారణ ఖర్చులు మరియు మొదలైనవి మీరు నిర్ణయించగలుగు తున్నారా అది తప్పుగా పోయినప్పటికీ సమస్య లేదు ఆపై మనము తదుపరి దశకు వెళ్తాము మీరు ఏమైనా గుర్తు పెట్టండి కాబట్టి ముడి పదార్థాల వినియోగం O వస్తువుగా వెళ్తుంది మీలో కొంతమంది పొరపాటు చేసి ఉండవచ్చు ఇది O అంశం కాదు ఇది సర్దుబాటు అంశం కాదు కాబట్టి దాన్ని విస్మరించండి డాష్ ఉంచండి లేదా సర్దుబాటు రాయకండి ఉత్పాదక ఖర్చులు మళ్ళీ అదే విషయం ఇది రోజువారీ వస్తువు కాబట్టి సర్దుబాటు లేదు వేతనాలు సర్దుబాటు లేదు తరుగుదల మళ్ళీ సర్దుబాటు కాదా సర్దుబాటు అవుతుంది ఇది నగదు రహిత అంశం కనుక ఇది పి ఎల్ నుండి తగ్గించబడింది ఇది నగదు ప్రవాహాన్ని కలిగి ఉండదు కాబట్టి మనము దానిని O గా గుర్తించాము ఇది పరికరాలు లేదా యంత్రాల ఖాతాపై కూడా కొంత ప్రభావం చూపుతుంది కాబట్టి ఆపరేటింగ్ ప్రవాహాలలో ఉన్న O లో ఇది జోడించబడుతుంది కాబట్టి నేను దానిని ప్లస్ అని గుర్తించాను మరియు యంత్రాలలో ఉన్న I ను మైనస్ గా గుర్తించాము కాబట్టి తరుగుదల OI ప్లస్ మరియు మైనస్ అర్థం అవుతుందా నగదు రహిత వస్తువులన్నింటికీ ఇది వర్తిస్తుంది అవి నగదు ప్రవాహ ప్రకటనలో చేర్చబడతాయి సాధారణ ఖర్చులు వీటికి సర్దుబాటు లేదు డిబెంచర్ల జారీపై తగ్గింపు ఏదైనా నగదు ప్రవాహాన్ని కలిగి ఉంటుందా పరోక్షంగా అవును ఎందుకంటే మనము డిబెంచర్లను జారీ చేసేటప్పుడు మనకు నగదు లభించి ఉండాలి కాని డిస్కౌంట్ మేరకు మనము నగదును అందుకోము ఇది ఎఫ్ రకం అంశం ఇది ఆపరేటింగ్ ప్రవాహాలపై కూడా ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఇది మన ఖర్చులలో ఒకటి కానీ వాస్తవ నగదును కలిగి ఉండదు కాబట్టి నేను దాన్ని OF అని గుర్తించాను ఆపరేషన్లలో దాని ప్లస్ మరియు ఎఫ్ లో మైనస్ ఉంటుంది పన్ను 6000 మీలో చాలామంది ఇది O రకం ఐటమ్ అని సరిగా ఊహించారు అని భావిస్తున్నాను కానీ ఈ 6000 ఇది నగదు పన్ను చెల్లించినట్లు కాదు సంవత్సరానికి ఈ పన్ను మొత్తం వసూలు చేయబడింది మీరు బ్యాలెన్స్ షీట్ చూసి ఎంత పన్ను చెల్లించారో నిర్ణయించండి కాబట్టి ప్రస్తుతం నేను దానిని O అని గుర్తించాను ఎందుకంటే ఇది ఆపరేటింగ్ ప్రవాహాలలో రెండుసార్లు వస్తుంది మరియు దానిని ప్లస్ మరియు మైనస్ అని గుర్తించాము ఎందుకంటే మళ్ళీ రెండుసార్లు వస్తుంది ఖచ్చితమైన మొత్తాన్ని మనము తరువాత నిర్ణయిద్దాము తాత్కాలిక డివిడెండ్ మధ్యంతర డివిడెండ్ అంటే మీకు గుర్తుందా డివిడెండ్ వాటాదారులకు చెల్లించే లాభం యొక్క వాటాను సూచిస్తుంది సంవత్సరంలో చెల్లించినట్లయితే దానిని తాత్కాలిక డివిడెండ్ అంటారు ఇప్పుడు తాత్కాలిక డివిడెండ్ అనేది ఎఫ్ రకం వస్తువు ఇది ఫైనాన్సింగ్ అవుట్ ఫ్లో కానీ ఇది పి ఎల్ ద్వారా పాతుకుపోయినందున ఇది ఓపై ప్రభావం చూపుతుంది కాబట్టి నేను దానిని FO మైనస్ మరియు ప్లస్ అని గుర్తించాను మైనస్ ఎందుకంటే ఇది ఫైనాన్సింగ్లో అవుట్ ఫ్లో కాబట్టి మనము దానిని O లో చేర్చుతాము నేను దీన్ని ప్లస్ లాస్ట్ ఐటమ్ లాభం అని మళ్ళీ వ్రాసాను అది O అని చెప్పాను ఎందుకంటే ఇది రోజువారీ కార్యకలాపాల కిందకు వస్తుంది మరియు మనము దానిని ప్లస్గా గుర్తించాము మీరు గుర్తుంచుకుంటే వ్రాసిన లాభం యొక్క రెండవ ప్రభావం బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము P మరియు L యొక్క అన్ని అంశాలను గుర్తించాము బ్యాలెన్స్ షీట్ యొక్క అన్ని అంశాలను కూడా గుర్తించాము ఈ అంశాలన్నింటినీ సరిగ్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను ఇది స్పష్టంగా తెలియగానే నగదు ప్రవాహ ప్రకటన నిజంగా చాలా సులభం మీకు అర్థం అర్థమవుతుందా నేను చాలా ప్రాక్టీస్ చేయమని మిమ్మల్ని అభ్యర్థిస్తాను ఏదైనా కంపెనీకి 2 సంవత్సరాల బ్యాలెన్స్ షీట్ తీసుకోండి నగదు ప్రవాహ ప్రకటనను లెక్కించండి మరియు వారి అసలు నగదు ప్రవాహ ప్రకటనతో తనిఖీ చేయండి కాబట్టి ఇప్పుడు జవాబును చూడండి ఇప్పుడు మీరు ఈ అంశాలన్నింటినీ నిజంగా అర్థం చేసుకుంటే అసలు సమాధానం చాలా సులభం మీరు తుది జవాబును సులభంగా వ్రాయవచ్చు ఇప్పుడు ఇది చివరిగా మీ ముందు ఉంది కానీ దాన్ని మీరే పరిష్కరించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను ఇప్పుడు ఒక నిర్దిష్ట ఫార్మాట్ ఉందని మీకు తెలిసిన ప్రతి అంశాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి మనము 17600 నిలుపుకున్న ఆదాయాలతో ఇది నగదు యిన్ ఫ్లో నగదు అవుట్ ఫ్లో అయితే మీరు బ్రాకెట్లో వ్రాయాలి యిన్ ఫ్లో అంటే సానుకూల నగదు ప్రవాహం కాబట్టి నిలుపుకున్న ఆదాయాలు 17600 కి చెల్లించిన తాత్కాలిక డివిడెండ్ ను జోడించండి ఇప్పుడు మీకు తెలుసు మనము మధ్యంతర డివిడెండ్ 5000 ను F మరియు O గా వ్రాసాము కాబట్టి ఇది P L లెక్కింపు కోసం జోడించబోతున్న ఫైనాన్సింగ్ అంశం కాబట్టి ఇది చెల్లించబడిందని గుర్తుంచుకోండి వాస్తవానికి ఇది ఒక అవుట్ ఫ్లో కానీ P L లో దీన్ని జోడిస్తాము ఎందుకంటే ప్రస్తుతం మనము దానిని అవుట్ ఫ్లోగా చూపించడం లేదు లాభం లెక్కించడానికి దాన్ని ఉపయోగించి దాన్ని లెక్కిస్తున్నాము కాబట్టి 17600 ప్లస్ 5000 కూడితే మనకు ఎన్పిఎటి లేదా పన్ను తరువాత నికర లాభం లభిస్తుంది ఇది 22600 అప్పుడు పన్ను కేటాయించబడుతుంది P మరియు L లో చూడండి మనకు 6000 OO వచ్చింది దీని యొక్క మొదటి ప్రభావం ఈ పన్ను లాభం మరియు నష్టం ఖాతా నుండి తగ్గించబడింది మనము దానిని తిరిగి జోడిస్తాము మనము ఈ అంశాన్ని మళ్ళీ తీసుకోబోతున్నాము కాని తరువాత చూద్దాం ప్రస్తుతం పన్నును తిరిగి జోడించండి అప్పుడు మనకు పన్నుకు ముందు నికర లాభం వస్తుంది ఇది 28600 దయచేసి నాతో కలిసి పరిష్కరించడానికి ప్రయత్నించండి మీకు కూడా అభ్యాసం అవుతుంది తదుపరిది P L లో తరుగుదల ఇక్కడ మనము మీకు తెలిసిన 5000 O ప్లస్ యొక్క అంశాన్ని జోడిస్తాము ఇది నగదు రహిత వ్యయం కాబట్టి 5000 ను తిరిగి చేర్చుతాము అదే విధంగా పి ఎల్ లో డిబెంచర్ ఇష్యూపై డిస్కౌంట్ అనే ఐటమ్ ఉంది దీన్ని OF గా మార్కు చేశాము ఏ విధంగానైనా ఈ 3000 ను ఓ లో చేర్చాలి కాబట్టి డిబెంచర్ ఇష్యూపై డిస్కౌంట్ జతచేయబడుతుంది ఇది ఒక ప్రభావం మాత్రమే చూడండి ప్రస్తుతం మనం చూస్తున్న ఆపరేటింగ్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రభావంపై రెండవ ప్రభావం చూద్దాం తదుపరిది పెట్టుబడుల అమ్మకంపై లాభం P L లో మీకు గుర్తుంటే ఇప్పుడు లాభాలను లెక్కించడానికి మనము 2000 ని జోడించాము ఇప్పుడు దానిని రివర్స్ చేయబోతున్నాము కాబట్టి మనము 2000 ని తగ్గిస్తాము ఇది మనకు ప్రతికూల సంఖ్య కాబట్టి బ్రాకెట్లో వ్రాస్తాము కాబట్టి పన్ను కు ముందు నికర లాభం 28600 దీనికి 5000 మరియు 3000 జోడించి 2000 ను తగ్గించండి కాబట్టి మనకు 34600 లభిస్తోంది దీనిని ఆపరేషన్ల నుండి నిధులు అంటారు ఇది కార్యకలాపాల నుండి లేదా సాధారణ వ్యాపారం నుండి సంపాదించిన డబ్బు అందుకే మనము లాభంతో ప్రారంభించాము ఆపరేటింగ్ కాని వస్తువులను తొలగించాము ఆపరేటింగ్ కార్యకలాపాలలో ఇంకా చూపించాల్సిన అంశాలు మీకు గుర్తు ఉన్నాయా మనము CA లేదా CL కి సంబంధించినవి లేదా వర్కింగ్ క్యాపిటల్కు సంబంధించిన అంశాలు ఇంకా పరిగణించలేదు కాబట్టి మనము కార్యకలాపాల నుండి వచ్చే నిధులతో ప్రారంభిస్తాము ఆపై రుణగ్రహీత మరియు రుణదాత కోసం సర్దుబాటు చేయండి రెండు సర్దుబాట్లు మాత్రమే ఉన్నాయి దాన్ని పరిశీలించడానికి బ్యాలెన్స్ షీట్కు వెళ్దాం కాబట్టి బాధ్యతలలో ఒక వస్తువు రుణదాతలు ఉన్నారని మీకు తెలుసు 16000 నుండి 10000 మైనస్ చేస్తే రుణం 6000 వచ్చింది కాబట్టి మేము 6000 రుణదాతలకు చెల్లించామని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను అందుకే రుణదాతల బ్యాలెన్స్ తగ్గింది మనము దానిని నగదు ప్రవాహం నుండి మైనస్ 6000 గా తగ్గించబోతున్నాం కానీ రుణగ్రహీతలకు ఇది సరిగ్గా వ్యతిరేకం ఆస్తులలో రుణగ్రహీతలు తగ్గిపోయారు రుణ గ్రహీతలు అంటే వస్తువులు కొని నగదును ఇంకా చెల్లించని వినియోగదారులు అంటే కొంతమంది కస్టమర్లు నగదు చెల్లించడం వల్ల వారి బ్యాలెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఈ మైనస్ 7000 నగదు ను నగదు ప్రవాహ ప్రకటనలో జోడిస్తాము అర్థమవుతుందా రుణగ్రహీతలకు మరియు రుణదాతలకు గణన ప్రక్రియ పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి రుణదాత ల విషయం లో ఇది మైనస్ 6 అక్కడ ఈ సంఖ్య మైనస్ కాబట్టి మేము ప్లస్ గా మార్చాము లేదా ప్రస్తుత బాధ్యతలో కదలిక ఏ దిశ లో ఉంటే నగదు కదలిక కూడా అది ఏ దిశలో ఉంటుంది మీరు ఈ విధంగా కూడా గుర్తుంచుకోవచ్చు కాబట్టి ప్రస్తుత బాధ్యత తగ్గిపోయింది కాబట్టి నగదు కూడా తగ్గిపోయింది కానీ ప్రస్తుత ఆస్తి అయిన రుణగ్రహీత విషయం లో అది నగదుతో పోటీపడుతుంది కాబట్టి అప్పులు తగ్గాయి నగదు బాగా పెరిగింది కాబట్టి ఇది ప్లస్ 700 కాబట్టి ఈ దశలో మనకు ఆపరేషన్ల నుండి వచ్చే నగదు లభిస్తుంది అది 29300 కాబట్టి మనము ఇక్కడ ఆగిపోతాము తరువాతి సెషన్లో మనము ఇదే అసైన్మెంట్ లేదా కేసును కొనసాగిస్తాము